కొనసాగిద్దాం గత కొన్ని వీడియోలలో మేము ప్రధాన ఐడియల్ లు మరియు గరిష్ట ఐడియల్ లు మరియు ఇంటిగ్రల్ డొమైన్లు అని పిలువబడే ముఖ్యమైన రింగ్లను చూశాము నేటి వీడియోలో మేము ఇంటెగ్రల్ డొమైన్ యొక్క భిన్నాల ఫీల్డ్ను శీఘ్ర పరిచయంతో ప్రారంభిస్తాము కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం దీన్ని నిర్వచించడం చాలా సులభం మరియు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం నిజానికి నోథెరియన్ రింగ్ల మీదే ఉంటుంది మనం త్వరలో నిర్వచించబోతున్నాను అయితే మనం ఇంటెగ్రల్ డొమైన్ యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అనే భావనను త్వరగా పరిచయం చేయాలనుకుంటున్నాము ఒక ఇంటెగ్రల్ డొమైన్ కోసం మనం దీన్ని సాధారణంగా నిర్వచించే ముందు పూర్ణాంకాల రింగ్ నుండి రేషనల్ సంఖ్యల నిర్మాణాన్ని గుర్తుచేసుకుందాం కాబట్టి Z ని గుర్తుంచుకోండి Q అనేది ఈ రూపం లోని అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ m మరియు n Zలో ఉంటాయి మరియు n అనేది 0 కాదు కాబట్టి మనం Qని Z నుండి వచ్చినట్లుగా వ్యక్తపరచాలనుకుంటున్నాము కాబట్టి Q అనేది నిజంగా ఇంటీజర్స్ రేషియో సెట్ కాబట్టి మీరు ఇంటీజర్స్ ను తీసుకుంటారు మరియు మీరు వాటి రేషియోలు మరియు సాధ్యమయ్యే అన్ని రేషియోలను తీసుకుంటారు తద్వారా మీరు Qని పొందుతారు మరియు ఈ ప్రక్రియ లో ఏమి జరుగుతోంది Z అనేది రింగ్ కాదు ఫీల్డ్ కాదు అని ప్రారంభించారు మేము ఫీల్డ్ లో లేని దానితో ప్రారంభించాము కానీ మనం పొందేది ఒక ఫీల్డ్ అది మనం నొక్కి చెప్పదలుచుకున్న కీలకమైన విషయం Z అనేది ఫీల్డ్ కాదు ఎందుకంటే ఇది ఏదో ఒక కోణంలో అన్ని రేషియోలను కలిగి ఉండదు ఎందుకంటే ఉదాహరణకు 2 ఇది ఇంటీజర్ గుణకార విలోమాన్ని కలిగి ఉండదు అది అక్కడ ఉంటే అది 1 2 అవుతుంది కాబట్టి మీరు 2కి ఇన్వర్స్ ని ఎలా ప్రవేశపెడతారు మీరు మీ సెట్కు 1 2 ని యాడ్ చేయండి కాబట్టి అదే విధంగా మీరు 2 ద్వారా 3ని యాడ్ చేస్తే మీరు 100 బై 141కి యాడ్ చేస్తారు ఉదాహరణకు మీరు అన్ని రేషియో లను యాడ్ చేయవచ్చు మరియు Z అనేది వాస్తవానికి Q లోపల ఉండటం వలన n తప్పనిసరిగా n బై 1గా భావించబడుతుంది కాబట్టి మీకు ఒక ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది ఇది ఫీల్డ్ కాదు మరియు మీరు ఆ సెట్లో అన్ని రేషియో లను ప్రవేశపెట్టారు మరియు దానిని ఫీల్డ్గా చేసారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియ ను ఏదైనా ఇంటెగ్రల్ డొమైన్కు జెనెరలైజ్ చేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు వివరించాలనుకుంటున్నది ఇదే మరియు ప్రక్రియ సరిగ్గా అదే కాబట్టి R ఒక ఇంటెగ్రల్ డొమైన్గా ఉండనివ్వండి ఇంటెగ్రల్ డొమైన్ అంటే ఏమిటో త్వరగా గుర్తుచేసుకుందాం ఒక ఇంటెగ్రల్ డొమైన్ అంటే మరో మాటలో చెప్పాలంటే a కామా b అనేది R లో ఉంటే మరియు ab 0 అయితే a అనేది 0 లేదా b అనేది 0 అవుతుంది కాబట్టి రింగ్ లో ఒక జత ఎలిమెంట్స్ ను కలిగి ఉన్న ప్రతిసారీ దాని ప్రాడక్ట్ 0 అయితే అప్పుడు వాటిలో ఒకటి తప్పనిసరిగా 0 అయి ఉండాలి ఇది ఇంటెగ్రల్ డొమైన్ మేము ఒక ఫీల్డ్ను నిర్మిస్తాము K ద్వారా నిర్వచించాము దానిని R కలిగి ఉన్న K ద్వారా ఈ క్రింది విధంగా సూచిస్తాము కాబట్టి మనం పెద్ద రింగ్గా ఉండే ఫీల్డ్ని నిర్వచించబోతున్నాము మరో మాటలో చెప్పాలంటే అది క్రింది విధంగా R ని కలిగి ఉంటుంది కాబట్టి Z నుండి Q మోడల్ యొక్క నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన మోడల్ ఇదే మనం అన్ని ఇంటెగ్రల్ డొమైన్ల కోసం అనుసరిస్తున్న మోడల్ అదే కాబట్టి K ని ఎలా నిర్వచించాలి ఇంటీజర్స్ నుండి రేషనల్ నంబర్స్ విషయంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది మేము అన్ని రేషియోల ను తీసుకుంటాము మరియు వాస్తవానికి మేము b ని 0 గా ఉండకూడదనుకుంటున్నాము మేము 0 ద్వారా ఏదైనా వ్రాయకూడదనుకుంటున్నాము కాబట్టి మేము R యొక్క ఎలెమెంట్స్ యొక్క అన్ని సాధ్యమైన రేషియోల ను తీసుకుంటాము మరియు దానిని K సెట్ గా పిలుస్తాము కాబట్టి K అనేది నిర్వచనం ప్రకారం ఇది కాబట్టి ఇప్పుడు మనం K ని ఫీల్డ్గా మార్చాలనుకుంటున్నాము మొదటగా మేము దానిపై రెండు ఆపరేషన్స్ ను నిర్వచించవలసి ఉంటుంది అడిషన్ మరియు రేషనల్ నంబర్స్ తో మీకు బాగా తెలుసు అని మీరు ఆశించేది సరిగ్గా అదే కాబట్టి మీకు రెండు రేషియోలు ఉంటే మీరు వాటిని ఎలా యాడ్ చేయాలి మీరు వాటిని ఇలా యాడ్ చేయండి మల్టిప్లికేషన్ అంటే ఏమిటి ఇది కేవలం a b cd ac bd అవుతుంది మరియు ఇక్కడ మీరు R ఒక ఇంటెగ్రల్ డొమైన్ గా భావించడం ముఖ్యం అని మీరు చూస్తారు ఎందుకంటే అది కాకపోతే లేకపోతే bd అనేది 0 కావచ్చు మరియు అప్పుడు మనకు సమస్య ఉంటుంది మనకు b మరియు d 0 కాదు ఇవి 0 కాదు ఇది 0కి సమానం కాదు ఎందుకంటే మేము K యొక్క రెండు ఎలిమెంట్స్ ను పరిశీలిస్తున్నాము కాబట్టి a b మరియు c d అనేవి K యొక్క ఎలెమెంట్స్ అవుతాయి అంటే b మరియు c d 0 కాదు సమ్ మరియు ప్రాడక్ట్ ని నిర్వచించడానికి ఇది కూడా 0 కానిదిగా ఉండాలి మరియు ఇది ఇంటెగ్రల్ డొమైన్ అని మనకు హామీ ఇస్తుంది కాబట్టి మేము ఇంటెగ్రల్ డొమైన్తో పని చేస్తున్నామని భావించాము ఈ ఆపరేషన్లతో K అనేది నిజానికి రింగ్ మాత్రమే కాదు ఇది ఒక ఫీల్డ్ మరియు ఇది సులభమైన ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇది చాలా సులభమైన ఎక్సర్సైజ్ కాబట్టి మనం దీన్ని చేయము మనం దీన్ని తనిఖీ చేస్తాము ప్రతి ఎలిమెంట్ ఆడిషన్ లో ఉందని మీరు చెక్ చేయవచ్చు వాస్తవానికి మీరు మల్టిప్లికేషన్ లో అబెలియన్ గ్రూప్ ని కలిగి ఉంటారు మరియు ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ లో ఇన్వర్స్ ఉంటుంది మీరు ab తీసుకుంటే a 0 కానిది అయితే b a కూడా K యొక్క ఎలిమెంట్ అవుతుంది కాబట్టి a b b a 1 అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది ఫీల్డ్ మరియు ఇది ఒక ముఖ్యమైన నిర్వచనం ఇప్పుడు K ని R యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అంటారు నేమ్ చాలా సజెక్టివ్ గా ఉంటుంది ఇది ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అంటే ఇది R ఎలెమెంట్స్ యొక్క అన్ని ఫ్రాక్షన్స్ ను కలిగి ఉంటుంది కొంత కోణంలో ఇది R ని కలిగి ఉన్న అతి చిన్న ఫీల్డ్ అవుతుంది వాస్తవానికి R అనేది దాని ఫ్రాక్షన్ ఫీల్డ్తో ప్రారంభమయ్యే ఫీల్డ్ R అవుతుంది ఇప్పుడు కొన్ని ఉదాహరణలను త్వరగా వ్రాస్తాము 1 R అనేది ఒక ఫీల్డ్ అయితే కాబట్టి మనం ఫ్రాక్షన్స్ ఫీల్డ్ని ff ఆఫ్ R ద్వారా సూచిస్తాము కేవలం సరళత కోసం ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అవుతుంది ff అంటే ఫ్రాక్షన్స్ ఫీల్డ్ R అనేది ఇప్పటికే ఒక ఫీల్డ్ అయితే R ఫ్రాక్షన్ యొక్క ఫీల్డ్ ఏమిటి ఇది కేవలం R అవుతుంది ఎందుకంటే మీరు R యొక్క ఎలెమెంట్స్ ఫ్రాక్షన్స్ ను తీసుకుంటారు వాటి ఎలెమెంట్స్ R యొక్క ఎలిమెంట్స్ ను మళ్లీ తీసుకుంటారు ఎందుకంటే A మరియు b అనేవి R లో ఉంటే R ఒక ఫీల్డ్ a b అయితే 1 b అనేది R లో ఉంటుంది మరియు b అనేది నాన్ 0 అవుతుంది తర్వాత 1 b అనేది Rలో ఉంది ఎందుకంటే R అనేది ఫీల్డ్ అవుతుంది కాబట్టి a అనేది Rలో ఉంటుంది 1 b అనేది R లో ఉంటుంది కాబట్టి a 1 b R లో ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా ఏమీ పొందలేరు ఇది మనం చెప్పిన దానిని కూడా నిర్ధారిస్తుంది ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అనేది రింగ్ని కలిగి ఉన్న అతి చిన్న ఫీల్డ్ కాబట్టి R అనేది ఫీల్డ్తో ప్రారంభం కావాలంటే మీరు పెద్దగా ఏమీ పొందకూడదు కాబట్టి ఇది ఫ్రాక్షన్స్ ఫీల్డ్ మరియు మనం పేర్కొన్న మోడల్ Z యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ Q అవుతుంది మొదటి ఉదాహరణను అనుసరించి R యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ R అవుతుంది కాంప్లెక్స్ నంబర్స్ ఫ్రాక్షన్స్ ఫీల్డ్ కాంప్లెక్స్ నంబర్ అవుతుంది Q యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ Q అవుతుంది Z mod 5 Z యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ అంటే ఏమిటి Z mod 5 Z అనేది ఇప్పటికే ఫీల్డ్ అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది దానికదే సమానంగా ఉంటుంది కొన్ని ఇతర ఉదాహరణలు ఫ్రాక్షన్స్ ఫీల్డ్ ఏమిటి రెండు వేరియబుల్స్లో పాలినామియల్ రింగ్ అని చెప్పుకుందాం ఇది మనకు ముఖ్యమైనది బహుశా మనం మొదట ఒక వేరియబుల్ కేసును చేయాలి కాబట్టి మీరు ఒక ఫీల్డ్ R ను మీ రియల్ నంబర్స్ పై పాలినామియల్స్ ను తీసుకుంటారు కాబట్టి దీనినే మనం R రౌండ్ బ్రాకెట్ X ద్వారా సూచిస్తాము దీనినే ఫీల్డ్ అంటారు మనం దీన్ని మొదటిసారిగా పరిచయం చేస్తున్నాము ఇది చాలా ముఖ్యమైన ఫీల్డ్ దీనిని ఒక వేరియబుల్ X లో రేషనల్ ఫంక్షన్ల ఫీల్డ్ అంటారు ఇది ఫ్రాక్షన్ ఫీల్డ్ యొక్క నిర్వచనం ప్రకారం పాలినామియల్ ల యొక్క అన్ని రేషియోస్ ను కలిగి ఉంటుంది కాబట్టి f g అనేది RXలో పాలినామియల్స్ g అనేది నాన్ జీరో కాబట్టి నిజానికి మనం ఫ్రాక్షన్ ఫీల్డ్ యొక్క నిర్వచనానికి తిరిగి వెళ్లాలి మనం దీన్ని జాగ్రత్తగా ప్రస్తావించి ఉండాలి రెండు ఫ్రాక్షన్స్ ఒకేలా ఉండవచ్చని గుర్తుంచుకోండి స్టేట్మెంట్ ad bcకి సమానమైనట్లయితే ab cd కి సమానం అని మేము చెప్తాము మేము అన్ని రేషియోలను లేదా అన్ని ఫ్రాక్షన్స్ ను నేరుగా చూడటం లేదు మేము ఈ సమానత్వం క్రింద ఫ్రాక్షన్స్ ను చూస్తున్నాము కాబట్టి వాస్తవానికి ఇది మీకు బాగా తెలిసిన విషయం రేషనల్ నంబర్స్ విషయంలో మీరు 24ని 12ని భిన్నమైన ఫ్రాక్షన్ గా పరిగణించబడదు 24 మరియు ½ రెండూ సమానమే కాబట్టి మీరు రేషనల్ నంబర్స్ విషయంలో కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేయవచ్చు కాబట్టి జనరల్ గా మేము నొక్కి చెప్పాలనుకుంటున్నాము మనం సమానంగా వ్రాయగలిగే ఫ్రాక్షన్స్ ను మనం అసమానమైనవిగా పరిగణించము స్టేట్మెంట్ ad bc ఈ ప్రాపర్టీ ని కలిగి ఉంటే మనం వాటిని ఒకేలా పరిగణిస్తాము అదేవిధంగా ఇక్కడ మనం ffని gతో భాగించగా వ్రాసే ఏ రేషియో అయినా మనకు ఒక ప్రత్యేక ఎలిమెంట్ ని ఇవ్వదు అవి మనకు అదే ఎలిమెంట్స్ ను ఇవ్వగలవు కాబట్టి ఇది మనకు ముఖ్యమైన ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు వాస్తవానికి మీరు నొటేషన్ ని గుర్తించవచ్చు మనం కలిగి ఉన్నాము అని చెప్పనివ్వండి n వేరియబుల్స్లోని పాలినామియల్ రింగ్ దాని ఫ్రాక్షన్ ఫీల్డ్ లేదా ఫ్రాక్షన్స్ ఫీల్డ్ ఏమిటి మనం దాని స్క్వేర్ బ్రాకెట్లను రౌండ్ బ్రాకెట్ల ద్వారా భర్తీ చేస్తాము స్క్వేర్ బ్రాకెట్లు రౌండ్ బ్రాకెట్లతో భర్తీ చేయబడతాయి అది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది ఒక లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మనం పాలినామియల్ రింగ్లోని పాలినామియల్ లను మాత్రమే చూస్తున్నాము ఇక్కడ మనం పాలినామియల్ ల రేషియోస్ ను చూస్తున్నాము ఇప్పుడు ఇంటీజర్స్ పై Z పాలినామియల్ రింగ్ యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ ఏమిటి అయితే మీరు రౌండ్ బ్రాకెట్లను ఉంచాలి మీరు పాలినామియల్ ల రేషియోస్ ను తీసుకోవాలి కానీ మీరు అదే సమయంలో ఇంటీజర్స్ రేషియోస్ ను కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇంటీజర్స్ ఇప్పటికే పాలినామియల్ రింగ్లో కాన్స్టెంట్ పాలినామియల్స్ గా ఉన్నాయి కాబట్టి మీరు Z స్క్వేర్ బ్రాకెట్ x1 నుండి Xn వరకు Q రౌండ్ బ్రాకెట్ x1 నుండి Xn వరకు తీసుకోవాలి మరొక ఉదాహరణ Z యొక్క ఫ్రాక్షన్ ఫీల్డ్ అంటే 12 ఈ కోర్సులో ప్రారంభ వీడియోలలో ఒకదాని నుండి Z అడ్ జాయిన్డ్ ప్రక్కనే ఉన్న 1 2 అని గుర్తుంచుకోండి కాబట్టి Z అడ్ జాయిన్డ్ 1 2 ఇది Q యొక్క అతి చిన్న సబ్రింగ్ 12 ని కలిగి ఉంటుంది ఇది ఇప్పటికే గుర్తుంచుకోండి ఏదైనా సబ్రింగ్ Q ని కలిగి ఉంటుంది Q యొక్క ఏదైనా సబ్రింగ్ Z ని కలిగి ఉంటుంది ఎందుకంటే Q యొక్క సబ్రింగ్ నిర్వచనం ప్రకారం రింగ్ అవుతుంది కాబట్టి ఇది ఒకదాన్ని కలిగి ఉంటుంది ఒకసారి అది ఒకదానిని కలిగి ఉంటే అది ప్రతి ఇంటీజర్ nని కలిగి ఉంటుంది కాబట్టి Q యొక్క ప్రతి సబ్రింగ్ లో Z ఉంటుంది కానీ అది 1 2 ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు అది 1 2 ని కలిగి ఉంటే మేము 12 ని కలిగి ఉన్న అన్ని సబ్ రింగ్లను పరిశీలిస్తాము మరియు చిన్నదాన్ని చూస్తాము స్పష్టంగా ఈ రింగ్ యొక్క ఎలెమెంట్స్ లకు మీరు తప్పనిసరిగా పాలినామియల్ లను తీసుకోవాలి అందుకే మేము పాలినామియల్ రింగ్స్ ను సూచించడానికి ఈ స్క్వేర్ బ్రాకెట్ నొటేషన్ ని ఉపయోగిస్తున్నాము కాబట్టి మనకు an 1 2n ప్లస్ 12n 1 ఉంది దీనిని 1 2లో పాలినామియల్ గా భావించండి ఇక్కడ a0 an అనేవి ఇంటీజర్స్ కాబట్టి అది రింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఇంటెగ్రల్ డొమైన్ ఎందుకంటే ఉదాహరణకు ఇది Qలో ఉన్నందున ఇంటెగ్రల్ డొమైన్ యొక్క ఏదైనా సబ్రింగ్ ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది కాబట్టి Q అనేది ఒక ఫీల్డ్ కాబట్టి ఇది ఒక ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి Z అడ్ జాయిన్డ్ 1 2 ఉంటుంది ఇది కూడా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది దాని ఫ్రాక్షన్స్ ఫీల్డ్ ఏమిటి ఇప్పుడు మీరు Z అడ్ జాయిన్డ్ 12 ఎలెమెంట్స్ యొక్క అన్ని రేషియోస్ ను యాడ్ చేయలనుకుంటున్నారని కొంచెం ఆలోచించండి కానీ ప్రత్యేకంగా మీరు Z ఎలెమెంట్స్ రేషియోస్ ను యాడ్ చేయాలి తద్వారా Qని కలిగి ఉండేలా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది మరియు ఇప్పుడు మీరు ఏదీ పొందలేరు 1 2 రేషియో ని పరిచయం చేయడం ద్వారా కొత్త ఎలెమెంట్స్ ని పొందలేరు కాబట్టి 12కి అనుబంధంగా ఉన్న Z అడ్ జాయిన్డ్ ఫీల్డ్లోని ఫ్రాక్షన్ Q అవుతుంది చివరగా మనం ఈ ఉదాహరణను ప్రస్తావిస్తాము Z అడ్జాయిన్ i Z అడ్జాయిన్ i ఫీల్డ్ ఏమిటి ఎప్పటిలాగే మైనస్ 1 యొక్క స్క్వేర్ రూట్ అయితే Z అడ్జాయిన్ i అనేది Z అడ్జాయిన్ 1 2 వరకు ఖచ్చితంగా నిర్వచించబడుతుంది అయితే ఇప్పుడు మనం దానిని సబ్రింగ్ అతి చిన్న సబ్రింగ్ అని నిర్వచించాలి C యొక్క కాంప్లెక్స్ నంబర్స్ iని కలిగి ఉంటాయి ఎందుకంటే Qలో i ఉండనందున i ని కలిగి ఉన్న Q యొక్క అతి చిన్న సబ్రింగ్ ని మనం తీసుకోలేము కాబట్టి iని కలిగి ఉన్న C యొక్క అతి చిన్న సబ్రింగ్ అంటే ఖచ్చితంగా Z i అవుతుంది నిజానికి పాలినామియల్స్ గా Z iకి చాలా సులభమైన వివరణ ఉంది ఇది a ప్లస్ ib రూపంలో ఉంటుంది ఇక్కడ a మరియు b Zలో ఉంటాయి ఎందుకంటే గుర్తుంచుకోండి మనం i మరియు i పవర్ యొక్క అన్ని అధికారాలను తీసుకోవలసిన అవసరం లేదు 0 సరిపోతుంది ఎందుకంటే i స్క్వేర్డ్ మైనస్ 1 i cubed మైనస్ i i పవర్ ఫోర్త్ 1 మరియు మొదలైనవి అవుతాయి కాబట్టి మేము పాలినామియల్ లను తీసుకున్నప్పుడు మీరు దీన్ని మాత్రమే తీసుకుంటారు మరియు కోషియంట్ ఫ్రాక్షన్ ఫీల్డ్ అంటే ఏమిటి మీరు ఖచ్చితంగా Q తీసుకోవాల్సి ఉంటుందని మనం వాదిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కటి Z యొక్క ఎలెమెంట్స్ యొక్క ఫ్రాక్షన్స్ ను తీసుకోవాలి మరియు ఆపై మీరు అన్ని పాలినామియల్ లు సూచించే స్క్వేర్ బ్రాకెట్ను ఉంచవచ్చు లేదా మీరు రౌండ్ బ్రాకెట్ను ఉంచవచ్చు ఇది అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది భవిష్యత్తులో వివరించబడుతుందని మనం ప్రస్తావిస్తాము కాబట్టి ఇవి సమానం ఈ ఉదాహరణ ముఖ్యమైనది మరియు మేము ఫీల్డ్ల గురించి మాట్లాడినప్పుడు దీనికి తిరిగి వస్తాము కాబట్టి Z i యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ Q i అని మరియు మీరు iని జోడించిన తర్వాత 1 i కూడా ఇప్పటికే ఉందని మరియు 1 i2 ఇప్పటికే ఉందని మీరు ఒప్పించుకోవడానికి మనం దీన్ని ఒక అభ్యసంగా వదిలివేస్తాము అందువలన Q స్క్వేర్ బ్రాకెట్ i Q రౌండ్ బ్రాకెట్ i వలె ఎందుకు ఉందో వివరించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది కానీ ముందుగా ఈ సమయంలో మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే ఇది అంత ముఖ్యమైనది కాదు ఇది మరియు మేము దీనికి తిరిగి వస్తాము కాబట్టి ఫ్రాక్షన్స్ ఫీల్డ్ గురించి మనం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాము కాబట్టి ఫ్రాక్షన్స్ ఫీల్డ్ మనకు ముఖ్యమైన స్ట్రక్చర్ ప్రత్యేకించి మనం ఫీల్డ్ల గురించి భవిష్యత్తులో మాట్లాతాము నిజానికి మనం చేయాలనుకుంటున్న చివరి కామెంట్ ఏమిటంటే R ఒక ఇంటెగ్రల్ డొమైన్ కానట్లయితే R యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ని మనం నిర్వచించలేము కాబట్టి వాస్తవానికి మనం అన్ని రేషియోస్ లేదా అన్ని ఫ్రాక్షన్స్ ను నిర్వచించి వాటిని యాడ్ చెయ్యడం లేదా ఈ పద్ధతిలో మల్టీప్లై చెయ్యడం వంటి వాటి కోసం మనం ఇంతకు ముందు ఇచ్చిన నిర్వచనం పని చేయదు ఎందుకంటే ఇంటెగ్రల్ డొమైన్లోని రెండు నాన్ జీరో ఎలెమెంట్స్ ప్రాడక్ట్ 0 కావచ్చు కాబట్టి R ఒక ఇంటెగ్రల్ డొమైన్ కానట్లయితే రెండు ఎలెమెంట్స్ b కామా d లు ఉన్నాయి అంటే b మరియు d నాన్ జీరో అయితే ప్రాడక్ట్ 0 అవుతుంది కాబట్టి మీరు వాటి సమ్ ని లేదా ప్రాడక్ట్ ని నిర్వచించలేరు కానీ ఫీల్డ్ ఫ్రాక్షన్స్ ను నిర్వచించడానికి వేరే మార్గం ఉండవచ్చు ఫీల్డ్లో R ని ఉంచడానికి వేరే మార్గం ఉండవచ్చు కానీ ఈ వ్యాఖ్య చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఇంటెగ్రల్ డొమైన్ యొక్క సబ్రింగ్ కూడా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది మీరు ఫీల్డ్లో R అని పెట్టవచ్చు R ఫీల్డ్ K లోపల ఉంది K నిజానికి ఒక ఫీల్డ్ కాబట్టి ఇది ఒక సబ్రింగ్ ఇది ఒక ఇంటెగ్రల్ డొమైన్ R అనేది K యొక్క సబ్ రింగ్ ఒక ఇంటెగ్రల్ డొమైన్ అయితే ఇది R అనేది ఇంటెగ్రల్ డొమైన్ కాదనే ఊహను ఉల్లంఘించడమే కాబట్టి ఏదైనా ఒక ఇంటెగ్రల్ డొమైన్ కానట్లయితే మేము ఖచ్చితంగా దాని ఫ్రాక్షన్స్ ఫీల్డ్ని నిర్వచించలేము కాబట్టి ఇది ఫ్రాక్షన్స్ ఫీల్డ్ కి సంబంధించినది తర్వాత మనం నోథెరియన్ రింగ్స్ అని పిలువబడే చాలా ముఖ్యమైన రింగ్లను నిర్వచించాలనుకుంటున్నాము కాబట్టి ఈ రింగ్లకు కమ్యుటేటివ్ రింగ్ థియరీలో చాలా ముఖ్యమైన ఫండమెంటల్ వర్క్ చేసిన "ఎమ్మీ నోయిథర్" అనే గణిత శాస్త్రవేత్త పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు నోథెరియన్ రింగులకు సుమారు వంద సంవత్సరాల క్రితం జీవించిన ఈ గణిత శాస్త్రవేత్త పేరు పెట్టారు కాబట్టి "ఎమ్మీ నోయిథర్" ఈ కోర్సులో మేము చర్చిస్తున్న చాలా పనిని చేసాడు కాబట్టి మనం ముందుకు వెళ్లి నిర్వచించనివ్వండి మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ తర్వాత ఇది చాలా సహజంగా అనిపించే విషయం కాబట్టి మనం ఆర్బిటరీ రింగ్తో ప్రారంభిద్దాం కాబట్టి మనం ఈ కోర్సులో రింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం ఐడెంటిటీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీతో కమ్యూటేటివ్ రింగ్లో ఉంటాయని మీకు గుర్తు చేయడానికి ఇది మంచి సమయం కాబట్టి R అనేది రింగ్గా ఉండనివ్వండి మరియు మనం R యొక్క ఐడియల్ గా ఉండనివ్వండి కాబట్టి ముందుగా ఒక ఐడియల్ ఫైనేట్ గా రూపొందించబడటం అంటే ఏమిటో అనే భావనను నిర్వచించనివ్వండి I సెట్తో ఫైనేట్ గా జెనెరేట్ చేయబడింది నేమ్ ఏమి చెబుతున్నది ఫైనేట్లీ మెనీ ఎలెమెంట్స్ ఉన్నట్లయితే Iలో a1 an ఉంది అనుకుందాం అంటే మనం an ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కి సమానం అవుతుంది కాబట్టి మనం ఇప్పటికే కొన్నింటిని మునుపటి వీడియోలో చర్చించాము ఎలెమెంట్స్ సేకరణ ఐడియల్ ని రూపొందించడం అంటే ఏమిటి కాబట్టి దీనర్థం ఇప్పుడు దీని అర్థం I యొక్క ప్రతి ఎలిమెంట్ a1 an ఒక లీనియర్ కలయికగా వ్రాయవచ్చు కాబట్టి I b1 a1కి సమానం అని వ్రాయగలిగితే ప్రతి ఎలిమెంట్ a అని చెప్పుకుందాం bi లు R లో ఉంది అని చెప్పవచ్చు కాబట్టి మీరు రింగ్ నుండి కోయెఫిషియంట్లను తీసుకోవడానికి అనుమతించబడతారు అయితే ఇది తప్పనిసరిగా a1 నుండి an ఒక లీనియర్ కలయిక గా ఉండాలి 1 స్క్వేర్డ్ మరియు 1 క్యూబ్డ్ కూడా ఉంటుందని గుర్తుంచుకోండి కానీ మేము ఇక్కడ స్క్వేర్లను లేదా మరే ఇతర పవర్స్ ను చేర్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు 1 యొక్క ఏదైనా ఇతర ఎక్స్ట్రా పవర్స్ ను కోయెఫిషియంట్ లోకి అబ్సర్బ్ చేయవచ్చు ఎందుకంటే దాని ఐడియల్ మేము ఎల్లప్పుడూ ప్రతి ఎలిమెంట్ ని వ్రాయగలము కాబట్టి ఫైనేట్ జనరేట్ అంటే Iని ప్రాడక్ట్ చేసే ఫైనేట్ ఎలెమెంట్స్ సెట్ ఉందని అర్థం అంటే I యొక్క ప్రతి ఎలిమెంట్ ని ఈ లీనియర్ కలయిక గా వ్రాయవచ్చు కాబట్టి ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పటివరకు దాదాపు ప్రతిదీ చూసాము నిజానికి బహుశా మీరు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కటీ ఫైనేట్ గా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కి ఉదాహరణ ఉదాహరణకు మీరు Z తీసుకుంటే ప్రతి ఐడియల్ ఫైనేట్ గా సరిగ్గా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి మనం fg ని ఫైనేట్లీ జనరేటెడ్ గా వ్రాయబోతున్నాము ప్రతి ఐడియల్ Zలో ఫైనేట్ గా జనరేట్ చేయబడుతుంది ఎందుకంటే వాస్తవానికి ఇది ప్రైమ్ అవుతుంది కేవలం ఫైనేట్ గా జనరేట్ చేయబడినది కాదు ఒక బలమైన స్టేట్మెంట్ నిజం అని ఉంది ప్రతి ఐడియల్ మనకు అవసరమైన ఒకే ఎలిమెంట్ ద్వారా జెనెరేట్ చేయబడుతుంది ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జనరేట్ చేయబడాలి అని మనం చెబుతున్నాము కానీ నిజానికి ఇది నిజం ప్రతి ఐడియల్ ప్రిన్సిపుల్ అవుతుంది అదేవిధంగా ఒక వేరియబుల్లో ఒక ఫీల్డ్లో పాలినామియల్ రింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఐడియల్ ప్రైమ్ కాబట్టి ప్రతి ఐడియల్ పర్టికులర్ గా జెనెరేట్ చేయబడుతుంది మరోవైపు మీరు Z పాలినామియల్ రింగ్ని తీసుకుంటే ప్రతి ఐడియల్ ప్రైమ్ కాదు ఇది మనం ఇంతకు ముందు స్పష్టంగా ప్రస్తావించలేదు మరియు ఇది మీ కోసం చెక్ చేయడానికి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ గా ఇస్తున్నాము 2 X 2 కామా X ద్వారా జెనెరేట్ చేయబడిన ఐడియల్ ప్రైమ్ కాదు 2 కామా Xని జెనెరేట్ చేసే ఏ ఒక్క ఎలిమెంట్ ఉండదు మీరు కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క పాలినామియల్ ని తీసుకున్నందున మీరు కాన్స్టెంట్ గా తీసుకుంటే అది 2ని జెనెరేట్ చేయదు మీరు కాన్స్టాంట్ పాలినామియల్ ని తీసుకుంటే అది X ని జెనెరేట్ చేయదు కాబట్టి 2 కామా X ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ ని ఏ ఒక్క ఎలిమెంట్ జెనెరేట్ చేయదు అయినప్పటికీ ZX యొక్క ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడుతుంది కాబట్టి ఇది కూడా మీ కోసం ఒక ఎక్సర్సైజ్ ఇది ఒకే ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదు కానీ ఇది ఫైనేట్ గా ఉన్న అనేక ఎలెమెంట్స్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది వాస్తవానికి ఇది రెండు ఎలెమెంట్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిందని మనం వాదిస్తున్నాము మీరు దీన్ని చెక్ చేయవచ్చు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇవ్వబడిన ఐడియల్ లో ఉన్న అతి చిన్న పాజిటివ్ ఇంటీజర్ ని తీసుకోండి మరియు అది మరియు X జెనెరేట్ అవుతుందని వాదించండి కాబట్టి దీని కోసం మనం మీ కోసం వదిలివేస్తాము మరియు కొన్ని పాలినామియల్ లు దీన్ని జెనెరేట్ చేస్తాయి అని మనం చెప్పాలి కాబట్టి ఇది ఒక ఎక్సర్సైజ్ కావచ్చు మనం దీని తర్వాత తిరిగి వస్తాము గమనిక పైన పేర్కొన్నది తప్పు తదుపరి వీడియోలో దిద్దుబాటును చూడండి కాబట్టి ఇది మరొక ఆసక్తికరమైన ఉదాహరణ మీరు అనేక వేరియబుల్స్లో మరొక వైపు పాలినామియల్ రింగ్ లను తీసుకుంటే ఇక్కడ మనం అన్ని ఐడియల్స్ ల గురించి ఎటువంటి స్టేట్మెంట్ చేయకూడదు మేము దానిని భవిష్యత్ వీడియోలో చేస్తాము కానీ మనం దీని గురించి ప్రత్యేకంగా ఐడియల్ ఫైనేట్ గా రూపొందించబడింది అని మాట్లాడగలము వాస్తవానికి ఈ రింగ్లో నిజం ఏమిటంటే ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడుతుంది మనం తదుపరిసారి ప్రస్తావిస్తాము మరోవైపు మీరు తీసుకుంటే ఇంతకు మునుపు మనం ఎదుర్కోని ఇన్ఫైనేట్ వేరియబుల్స్లో పాలినామియల్ రింగ్ ఉంది మరియు మనం దీన్ని జాగ్రత్తగా నిర్వచించాలి ప్రస్తుతానికి మనం దీన్ని ఓరల్ గా మాత్రమే చెబుతాము ఈ కోర్సులో మేము ఈ ఉదాహరణను నిజంగా చర్చించము కానీ ఇన్ఫైనేట్ వేరియబుల్స్లో పాలినామియల్ రింగ్ అంటే ఏమిటి ఇది ఏదైనా పాలినామియల్ వాస్తవానికి ఫైనేట్ సమ్ అవుతుంది అయితే ఇది ఈ ఇన్ఫైనేట్ అయినా లెక్కించదగిన ఇన్ఫైనేట్ వేరియబుల్స్ సేకరణ నుండి వేరియబుల్లను తీసుకోవచ్చ కాబట్టి ఫైనేట్ నంబర్స్ లో వేరియబుల్స్ విషయంలో మీరు నిర్వచించినట్లుగా మీరు సహజంగా అదనంగా మల్టిప్లికేషన్ ని నిర్వచించవచ్చు ఇందులో అన్ని వేరియబుల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడదు కాబట్టి ఇది ఫైనేట్ గా రూపొందించబడని ఐడియల్ కి మంచి ఉదాహరణ కాబట్టి ఇది ఎందుకు ఫైనేట్ గా జెనెరేట్ చేయబడదు ఇది మళ్ళీ ఒక స్సరళమైన ఎక్సర్సైజ్ మేము మీ కోసం వదిలివేస్తాము ఇది ఫైనేట్ గా జెనెరేట్ చేయబడితే అది ఈ ఐడియల్ I అని పిలుద్దాం I అనేది ఫైనేట్ గా జెనెరేట్ చేయబడితే కొన్ని r పాలినామియల్ ల ద్వారా జెనెరేట్ చేయబడిందని అనుకుందాం మరియు f 1 నుండి fr క్యాపిటల్ వరకు R లో ఉన్న ఈ రింగ్ R అని పిలుద్దాం అప్పుడు N క్యాపిటల్ N అనేది అతిపెద్ద పాజిటివ్ ఇంటీజర్ గా ఉండనివ్వండి అంటే Xn వేరియబుల్ f1 నుండి fr వరకు కనిపిస్తుంది కాబట్టి అటువంటి క్యాపిటల్ N ఎందుకు ఉంది ఎందుకంటే ప్రతి పాలినామియల్ ని గుర్తుంచుకోండి అయినప్పటికీ మనం పాలినామియల్ రింగ్ లోపల ఫైనేట్ వేరియబుల్స్లో పని చేస్తున్నప్పటికీ పర్టికులర్ ఎలిమెంట్ ఫైనేట్ పాలినామియల్ కాబట్టి ఇది చాలా ఫైనేట్ నిబంధనలను మాత్రమే కలిగి ఉంటుంది కనుక ఇది X1 మిలియన్ X బిలియన్లను కలిగి ఉండవచ్చు కానీ అది ఎక్కడో ఆగిపోవాలి కాబట్టి f1 అనేది ఫైనేట్ పదాల సమ్ కాబట్టి మీరు f1లో కనిపించే వేరియబుల్ యొక్క అతిపెద్ద ఇండెక్స్ ను గుర్తించవచ్చు f2లో కనిపించే వేరియబుల్ యొక్క అతిపెద్ద ఇండెక్స్ మరియు అదే విధంగా కనిపించే వేరియబుల్ యొక్క అతిపెద్ద ఇండెక్స్ fr లో అతి పెద్దదాన్ని ఎంచుకుని దాన్ని క్యాపిటల్ N అని పిలవండి కాబట్టి క్యాపిటల్ X క్యాపిటల్ N అనేది f1 నుండి fr వరకు కనిపించే వేరియబుల్ యొక్క అతిపెద్ద ఇండెక్స్ కానీ ఇప్పుడు మనకు ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్ ఉన్నందున మనం తదుపరి ఇండెక్స్ ను పరిగణించవచ్చు కాబట్టి అప్పుడు Xn1 అనేది f1 ద్వారా fr ద్వారా జెనెరేట్ చేయబడిన ఐడియల్ లో ఉండదు గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఈ ఐడియల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అది ఏంటి అంటే మీరు a1 f1 arfrని తీసుకుంటారు ఇక్కడ 1 నుండి fr వరకు R యొక్క ఎలెమెంట్స్ ఉన్నాయి మీరు కొత్త వేరియబుల్ని పరిచయం చేయలేరు మీరు కొత్త వేరియబుల్ని పరిచయం చేయవచ్చు కానీ అది కేవలం ఒకే వేరియబుల్ కాదు కాబట్టి ఈ చివరి భాగం ఎక్సర్సైజ్ కొంతవరకు మీకే వదిలివేస్తాము కానీ మీ కోసం ఇది ఒకే వేరియబుల్ కాదు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే f1 fr ద్వారా Xని జెనెరేట్ చేయదు ఐడియల్ I కాబట్టి మీరు ఎన్ని తీసుకున్నా మీరు చాలా ఎక్కువ తీసుకుంటే ఫైనేట్ ఎలెమెంట్స్ సెట్ ఐడియల్ I ని ఉత్పత్తి చేయదు కాబట్టి ఇది ఫైనేట్ గా జెనెరేట్ చేయబడదు కాబట్టి ఇప్పుడు మనం తదుపరి వీడియోలో చర్చించాలనుకుంటున్న ప్రైమ్ నిర్వచనాన్ని మీకు అందించడం ద్వారా ఈ వీడియోను ముగించాము R రింగ్ని నోయిథెరియన్ అంటారు కాబట్టి ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడిన రింగ్లను వివరించడానికి మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాము R యొక్క ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడితే R అనేది నోథెరియన్ అని మనం చెప్తాము కాబట్టి త్వరగా మాకు కొన్ని ఉదాహరణలను తెలియజేయండి రింగ్స్ అంటే ఏమిటి నోథెరియన్ రింగ్ల ఉదాహరణలు మేము ఇప్పటివరకు పరిగణించిన దాదాపు ప్రతి రింగ్ నోథెరియన్ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దీన్ని చెక్ చేయడం ట్రివియల్ అవుతుంది వాస్తవానికి Q R C లు కూడా నోథెరియన్ అవుతాయి ఎందుకంటే Q R C ఫీల్డ్లు కాబట్టి కేవలం రెండు ఐడియల్స్ మాత్రమే ఉంటాయి యూనిట్ ఐడియల్ మరియు 0 ఐడియల్ ఖచ్చితంగా ఫైనేట్ గా రూపొందించబడ్డాయి Zలోని ప్రతి ఐడియల్ ప్రైమ్ అవుతుంది ZXలోని ప్రతి ఐడియల్ ఫైనేట్ గా రూపొందించబడిందని మనం చెప్పాము కనుక ఇది నిజానికి ఒక ఎక్సర్సైజ్ RXలోని ప్రతి ఐడియల్ ప్రిన్సిపుల్ ఐడియల్ అవుతుంది CXలోని ప్రతి ఐడియల్ యూక్లిడియన్ విభజన చేయడం ద్వారా మీరు చెక్ చేయవచ్చు ఇది ప్రిన్సిపుల్ ఐడియల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ రింగ్స్ మరియు వాస్తవానికి ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్లోని పాలినామియల్ రింగ్స్ నోథెరియన్ అని తర్వాత చెక్ చేస్తాము మరియు నోథెరియన్ కాని రింగ్ కి ఉదాహరణ ఏమిటి మనకు తెలిసిన ఏకైక ఉదాహరణ ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్లోని పాలినామియల్ రింగ్ అయితే మనం కోరుకునే ఏదైనా కోయెఫిషియంట్స్ ను ఉంచగలము కాబట్టి ఇవి నోథెరియన్ కావు ఎందుకంటే అన్ని వేరియబుల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడదని మనం ఇక్కడ చెప్పాము మరియు నోయిథెరియన్ కాని రింగ్కు మరొక ఉదాహరణ తర్వాత చూద్దాం కానీ నాన్ నోథెరియన్ రింగ్లు చాలా అరుదు కాబట్టి దీని నుండి మనం నేర్చుకున్నది ఇదే మరియు మేము ఈ కోర్సులో అధ్యయనం చేసే అత్యంత ఆసక్తికరమైన ఉదాహరణలు నోథెరియన్ కి సంబందించినవి కాబట్టి మనం వీడియోను ఇక్కడ ఆపివేస్తాము తదుపరి వీడియోలో మేము నోథెరియన్ రింగుల అధ్యయనాన్ని కొనసాగిస్తాము